ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ మరియు డిజైన్ యొక్క మాడ్యూల్ 14 కు తిరిగి స్వాగతం మేము క్లాస్ ల మధ్య సంబంధాల గురించి చర్చిస్తున్నాము మరియు మేము అసోసియేషన్ గురించి మాట్లాడాము మరియు వస్తువుల మధ్య వారసత్వంగా ఇంతకుముందు చేసిన వాటికి సంబంధించి వారసత్వ సంబంధం అనే భావనను మేము తిరిగి సందర్శించాము ఇప్పుడు మేము వారసత్వంపై చాలా ముఖ్యమైన భావనను కొనసాగిస్తున్నాము ఇది పాలిమార్ఫిజం కాబట్టి ఒక చిన్న ఉదాహరణతో పరిచయం చేద్దాం కాబట్టి మనం ఇంతకుముందు ప్రవేశపెట్టిన వాహనాల వారసత్వ సోపానక్రమంని మళ్ళీ తీసుకుంటాము ఇప్పుడు అది వాహనాల సోపానక్రమం కనుక మనం అనుకుందాం ఆ వాహనం ఎన్ని చక్రాలు కలిగి ఉందో మనం ఏక్లాస్ లోని ఏ క్లాస్ లేదా వస్తువు కోసం తెలుసుకోవాలనుకుంటున్నాము కాబట్టి మనకు చక్రాల సంఖ్యను పొందే పద్ధతి ఉంటుంది ఇప్పుడు 2 వీలర్ క్లాస్ కోసం లేదా ద్విచక్ర వాహనక్లాస్ లోని ఏదైనా సబ్క్లాస్ల కోసం ఈ పద్ధతి 2 తిరిగి రావాలి 3 వీలర్ కోసం 3 తిరిగి ఇవ్వాలి 4 వీలర్ కోసం 4 తిరిగి ఇవ్వాలి మరియు సంబంధిత సబ్క్లాస్ల కోసం కూడా ఈ ఆస్తిని పాలిమార్ఫిజం అంటారు ఆస్తి ఏమిటి వీటన్నిటికీ పద్ధతి యొక్క పేరు ఒకటే పద్ధతి యొక్క పేరు చక్రాల సంఖ్య కానీ ద్విచక్ర వాహనం లేదా దాని మోటారుబైక్ అయినా ఏక్లాస్ లేదా వస్తువుపై ఆధారపడి ఉంటుంది లేదా దాని ఆటో రిక్షా లేదా suv ఏక్లాస్ యొక్క ఆబ్జెక్ట్ లేదా ఆబ్జెక్ట్ మీద ఆధారపడి వాస్తవ పద్ధతులు భిన్నంగా ఉంటాయి పద్ధతి ద్వారా అమలు చేయబడిన అల్గోరిథం లేదా పద్ధతి అమలు భిన్నంగా ఉంటుంది కాబట్టి పాలిమార్ఫిజం చాలా సరళంగా ఒక పేరు కానీ బహుళ ప్రవర్తన ఒక పేరు మరియు మేము దానితో అనుబంధించగల మూడు వేర్వేరు ప్రవర్తనలు కాబట్టి ఇది పాలిమార్ఫిజం యొక్క ప్రాథమిక భావన మరియు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని మేము చూస్తాము వేర్వేరు సోపానక్రమాల ఆధారంగా వేర్వేరు ఆబ్జెక్ట్ బేస్డ్ డిజైన్ చేయడం పరంగా సరే ఇప్పుడు నేను ఈ ప్రశ్నను మరింత ముందుకు తీసుకువెళతాను అని అనుకుందాం మరియు రూట్ క్లాస్ కోసం వేచి ఉండటానికి నేను దీనిని ప్రారంభిస్తే ఈ ప్రత్యేక పద్ధతి కోసం అడుగుతాను వాహనాల యొక్క కొన్ని ఉదాహరణలను అడిగితే గెట్ చక్రాల సంఖ్యను అంచనా వేయడం ఏమిటి నీకు తెలియదు మేము చెప్పలేము ఎందుకంటే ఒక వాహనం ద్విచక్ర వాహనం కావచ్చు అది 2 గా ఉండాలి లేదా అది 3 ఉన్నప్పుడు త్రీ వీలర్ కావచ్చు అది నాలుగు చక్రాలు కావచ్చు అది నాలుగు ఉండాలి సరళమైన మరియు సరళమైన పరంగా ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేము లేదా సరళమైన మరియు సరళమైన పరంగా ఈ ప్రత్యేక పద్ధతిని వేచి ఉండలేము కాబట్టి ఇది మాకు చాలా ఆసక్తికరమైన దృష్టాంతాన్ని ఇస్తుంది నాకు అధిక సంఖ్యలో క్లాస్ లు ఉన్న సోపానక్రమం ఉంది ఈ క్లాస్ లు చాలా లిఫ్ట్ క్లాసులు మరియు వాటికి అనేక ఆబ్జెక్ట్ ఉదంతాలు ఉంటాయి ఇవన్నీ సందేశానికి ప్రతిస్పందించగలవు చక్రాల సంఖ్య అయితే ప్రతి ఒక్కరూ ప్రత్యేకత కలిగిన రూట్ క్లాస్ ఈ సందేశాన్ని నిర్వహించలేని ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేని వాహనాల ప్రాథమిక భావనను నిర్వచిస్తుంది కాబట్టి ఈ సాధారణీకరణ స్పెషలైజేషన్ సోపానక్రమంపై అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ కొన్ని పాలిమార్ఫిక్ పద్ధతులు కొన్ని క్లాస్ లలో అమలు చేయబడవు అప్పుడు ఆ క్లాస్ లు నైరూప్యంగా పరిగణించబడతాయి కనుక ఇది ఒకక్లాస్ ఎప్పుడు నైరూప్యంగా ఉండాలో చూడటానికి మరొక మార్గం లేదా అంతకంటే ఎక్కువ సరైన మార్గం కొన్ని ఉపవర్గాల కోసం అమలు చేయగలిగే కనీసం ఒక పాలిమార్ఫిక్ పద్ధతి ఉన్నపుడు ఒకక్లాస్ నైరూప్యంగా ఉండాలి కాని ఈక్లాస్ కి అమలు చేయలేము ఎందుకంటే మీరు వాహనం నైరూప్యంగా లేకపోతే నేను వాహనక్లాస్ రకానికి చెందిన ఒక వస్తువు v1 కాంక్రీట్ ఆబ్జెక్ట్ v1 ను కలిగి ఉంటాను నాకు v1 ఉంటే నేను ఈ వాహనానికి చక్రాల సంఖ్యను పంపగల సందేశాన్ని పంపగలను మరియు ఆ సందేశాన్ని అమలు చేయలేమని మాకు తెలుసు ఎందుకంటే దీనికి అల్గోరిథం లేదు కాబట్టి ఇది నైరూప్య క్లాస్ ల యొక్క ప్రాథమిక భావన మరియు పాలిమార్ఫిజం మరియు నైరూప్య క్లాస్ లు ఒకదానితో ఒకటి ఎలా సంబంధం కలిగి ఉన్నాయో మీరు మరింత ఆలోచించగలరు ద్విచక్ర వాహనం లేదా త్రీ వీలర్ క్లాస్ లు కూడా నైరూప్యంగా ఉండటానికి కారణాలను మీరు కనుగొనవచ్చు ఎందుకంటే ఖచ్చితంగా చెప్పండి అన్ని వాహనాలకు ఇప్పుడు కొన్ని మెథడ్ డ్రైవ్ ఉంటుంది అని మీరు చెబితే నేను క్లాస్ వాహనం అని మీకు డ్రైవ్ చేయడం తెలియదు ఎందుకంటే వేర్వేరు సైకిల్కి కొన్ని రకాల నైపుణ్యాలు అవసరం మరియు ఆటో రిక్షాకు వేరే రకమైన నైపుణ్యాలు అవసరం సెడాన్కు ఇంకా విభిన్న రకాల నైపుణ్యాలు అవసరం మీకు వివిధ రకాల లైసెన్స్లు కావాలి వాహనాన్ని నడపడం ద్విచక్ర వాహనం నడపడం మరియు వేర్వేరు సంఖ్యలో చక్రాల యొక్క ఈ నిర్దిష్ట ఉదాహరణ నిర్దిష్ట వాహనాలను నడపడం మధ్య విభిన్న కారకాలు భిన్నంగా ఉంటాయి కాబట్టి మీరు మళ్ళీ అదేవిధంగా ద్విచక్ర వాహనం కోసం డ్రైవ్ను అమలు చేయలేరు ఎందుకంటే ఎవరైనా అతను లేదా ఆమెకు బ్యాలెన్సింగ్ తెలిస్తే ఎవరైనా సైకిల్ను నడపవచ్చు కాని వారందరికీ అతను లేదా ఆమెకు లైసెన్స్ లేకపోతే మోటారు బైక్ను నడపలేరు మోటారు బైక్ నడపడానికి కాబట్టి ద్విచక్ర వాహనంలో డ్రైవ్కు అమలు లేదు అయితే ఇక్కడ అమలు ఉంది తత్ఫలితంగా ద్విచక్ర వాహనాలను సంభావ్య నైరూప్యక్లాస్ గా చేస్తుంది వారసత్వ పరంగా ముందుకు సాగడం అనేది ఒక ప్రత్యేక రకం వారసత్వం బహుళ వారసత్వంగా తెలుసు ఇక్కడ ఒక సబ్ క్లాస్ కోసం ఒకటి కంటే ఎక్కువ సూపర్ క్లాస్ ఉన్నాయి ఉదాహరణకు మీరు ఇక్కడ ఉన్న బ్యాంకు ఖాతాను పరిశీలిస్తే బ్యాంక్ ఖాతా భీమా చేయలేని అంశం ఆస్తి ఆసక్తిని కలిగించే అంశం సరే మీరు ఈ రకమైన ఉదాహరణల ద్వారా ఆలోచించవచ్చు ఈ ఉదాహరణ బూచ్ పుస్తకం నుండి కాబట్టి మీరు పుస్తకం యొక్క ఉదాహరణ యొక్క మొత్తం వివరాలను చదవవచ్చు నా దగ్గర బ్యాంకు ఖాతా ఉంటే అందులో నా దగ్గర డబ్బు ఉందని స్పష్టంగా చెబుతుంది అప్పుడు సహజంగానే నేను దానికి వ్యతిరేకంగా డబ్బును నిర్ధారించగలను అనుషంగిక పొందడానికి నేను దానిని ఆస్తిగా ఉపయోగించగలను మరియు ఖచ్చితంగా బ్యాంక్ క్రమం తప్పకుండా నాకు ఆసక్తిని ఇస్తుంది కాబట్టి బ్యాంక్ ఖాతా యొక్క స్పెషలైజేషన్ ఉంది ఇది వడ్డీని కలిగి ఉన్న వస్తువు నుండి అరువు తెచ్చుకున్న కొన్ని ఆస్తులను కలిగి ఉంది ఎందుకంటే ఇది ఆస్తిక్లాస్ నుండి అరువు తెచ్చుకున్న కొన్ని ఆస్తులను సంపాదించవచ్చు ఎందుకంటే ఇది ఒక ఆస్తిగా పరిగణించబడుతుంది మరియు భీమా చేయలేని వస్తువు నుండి అరువు తెచ్చుకున్న మరికొన్ని ఆస్తులు ఎందుకంటే ఇది బీమా చేయగలిగే వస్తువు యొక్క అన్ని అవసరాలను సంతృప్తిపరుస్తుంది అదనంగా మీరు రియల్ ఎస్టేట్ చూస్తే బ్యాంక్ ఖాతాకు ఇతర ఇతర ఆస్తులు ఉంటాయి రియల్ ఎస్టేట్ అదే సమయంలో ఒక ఆస్తి ఇది భీమా చేయలేని అంశం కాబట్టి ఒక సబ్క్లాస్లో ఒకటి కంటే ఎక్కువ సూపర్ క్లాస్లు ఉన్నప్పుడల్లా ఇలాంటి పరిస్థితులు ఉన్నపుడు మనకు బహుళ వారసత్వానికి పరిస్థితి ఉందని చెబుతాము నిజ జీవితంలో బహుళ వారసత్వం చాలా తరచుగా సంభవిస్తుంది మరియు ఇది నిర్వహించడానికి చాలా ప్రాథమిక ఇబ్బందులు ఉన్నాయి మరియు మోడల్ మరియు అందువల్ల మేము వాటి గురించి ప్రస్తావించాము ఒకటి పేరు ఘర్షణ సమస్య కాబట్టి మీరు దీనిని పరిశీలిస్తే ఆస్తిక్లాస్ మరియు భీమా చేయలేని ఐటెమ్ క్లాస్ ఇవి స్వతంత్ర క్లాస్ లు అని చెప్పనివ్వండి అవి వాటి మధ్య సాధారణమైన వేరియబుల్ డేటా సభ్యుడిని కలిగి ఉంటాయి కాబట్టి ప్రస్తుత విలువ కాబట్టి నేను దీని నుండి వారసత్వంగా వచ్చినప్పుడు ఏమి జరుగుతుందో నేను బ్యాంక్ ఖాతాలో లేదా రియల్ ఎస్టేట్లో వారసత్వంగా 2 ప్రస్తుత విలువ సభ్యులను పొందుతాను ప్రస్తుత విలువ సభ్యుడిని నేను ఉపయోగించాలి అనేది సహజంగానే ప్రశ్న కాబట్టి దీనిని పేరు ఘర్షణ అని పిలుస్తారు భీమా చేయలేని అంశం మరియు ఆస్తి రెండింటిలో ప్రస్తుత విలువ రియల్ ఎస్టేట్కు ఏమి జరుగుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా గుణకార వారసత్వ ఉపవర్గం యొక్క ప్రవర్తనలో అస్పష్టతను లేదా ఘర్షణను సృష్టిస్తుంది ఇది ఎలా నిర్వహించబడాలి అనేదానికి ప్రత్యేకమైన సమాధానం లేదు మీరు ఉపయోగిస్తున్న భాషను బట్టి వివిధ భాషలు పేరు గుద్దుకోవడాన్ని నిర్వహించడానికి వారికి వేర్వేరు అర్థాలు ఉన్నాయి కొందరు దీనిని ఉపయోగించడానికి కూడా అనుమతించరు వారు ఒకేక్లాస్ కి తల్లిదండ్రులు అయితే 2 క్లాస్ లు అప్పుడు వారు ఒకే డేటా సభ్యులను కలిగి ఉండలేరు ఒక అవకాశం ఏమిటంటే వారు వారిని ఒకే డేటా సభ్యునిగా పరిగణిస్తారు మరియు దాని ఆధారంగా కొన్ని సెమాంటిక్స్ను నిర్వచిస్తారు లేదా ఉదాహరణకు కొన్ని చక్కని సెమాంటిక్స్ ఉన్నాయి ఉదాహరణకు సి ఒక సెమాంటిక్స్ను నిర్వచిస్తుంది ఇక్కడ నాకు ఈ విధంగా బహుళ వారసత్వం ఉంటే ఈ రకమైన పరిస్థితి మరియు రెండింటిలో ఒకే వేరియబుల్ ఉంది అప్పుడు నేను వారిద్దరి నుండి వారసత్వంగా పొందను వాటిలో ఒకటి కాంక్రీటు కావచ్చు మిగతా వాటిలో C చెప్పేది వర్చువల్ అయి ఉండాలి అంటే నేను వారి పద్ధతులను మాత్రమే ఉపయోగిస్తాను కాని మీకు C గురించి తెలియకపోతే నేను వారి డేటా సభ్యులను ఉపయోగించను ఈ వ్యాఖ్యల గురించి చింతించకండి ఎందుకంటే ఆలోచనకి వెళ్ళకూడదు నిర్దిష్ట భాష ఆలోచన మీరు బహుళ వారసత్వాన్ని ఉపయోగిస్తుంటే సంభవించే చాలా ముఖ్యమైన సమస్యలు అని హైలైట్ చేయడమే కాని అదే సమయంలో బహుళ వారసత్వాలు మరియు చాలా ఉపయోగకరమైన మోడలింగ్ లక్షణం తరచుగా కనిపించే రెండవ సంచికపై కదిలేటప్పుడు ఈ భాగాన్ని చూడండి ఈ భాగాన్ని నేను ఇప్పుడు జోడించాను అంతకుముందు ఇది బాండ్లు మరియు స్టాక్స్ లేదా సెక్యూరిటీలు నేను మ్యూచువల్ ఫండ్లను బాండ్ మరియు స్టాక్ నుండి గుణించిన వారసత్వక్లాస్ గా జోడించాను కాబట్టి మనకు ఏమి ఉంది మీరు ఇక్కడ ఉన్నారు మేము వజ్రం ఆకారంలో ఉన్న వజ్రాన్ని పరిశీలిస్తే ఈక్లాస్ ఈ భద్రతాక్లాస్ వాస్తవానికి రెండు వేర్వేరు భాగాలలో బహుళ మ్యూచువల్ ఫండ్ ద్వారా వారసత్వంగా వస్తుంది ఇది మ్యూచువల్ ఫండ్ ఒక బాండ్ బాండ్ అనేది ఆ భాగంలో భద్రత లేదా మ్యూచువల్ ఫండ్ ఒక స్టాక్ మరియు స్టాక్ అనేది ఆ భాగంలో ఒక భద్రత సహజంగానే మీరు ఈ రెండు భాగాలపై రెండింటినీ చేస్తే అప్పుడు సంబంధం ఉన్న లక్షణాలు వారితో విభేదిస్తుంది మరియు ప్రవర్తన భిన్నంగా ఉంటుంది మరియు మీరు తరచూ అస్పష్టమైన విరుద్ధ పరిస్థితులను కలిగి ఉండవచ్చు ఈ పునరావృత వారసత్వ సమస్యకు మళ్ళీ ప్రత్యేకమైన పరిష్కారం లేదు మీరు అలాంటి పరిస్థితిని అమలు చేయడానికి వెళ్ళినప్పుడు వేర్వేరు భాషలు అలా చేయటానికి వేర్వేరు పరిమితులను కలిగి ఉంటాయి కొన్ని దానిని అనుమతించవు కొన్ని ఒక పేరెంట్ను మాత్రమే అనుమతిస్తాయి కాని మీరు నిర్ణయించుకోవాలి తల్లిదండ్రులు ఏ భాగం వస్తారు మరియు మొదలైనవి కాబట్టి క్లాస్ ల మధ్య బహుళ వారసత్వం చాలా బలమైన మోడలింగ్ సంబంధం అని దయచేసి తెలియజేయండి కానీ మీరు మీ డిజైన్ చేస్తున్నప్పుడు నేమ్ క్లాస్ మరియు పదేపదే వారసత్వ సమస్య గురించి జాగ్రత్తగా ఉండాలి మరియు సాధ్యమైనంతవరకు మీరు మీ డిజైన్లో ఈ రెండింటినీ నివారించడానికి ప్రయత్నించాలి 3 వ సంబంధానికి వెళ్దాం ఇది ఒక రకమైన సంబంధాన్ని కలిగి ఉందని మనకు తెలుసు మరియు నేను దీనిపై త్వరగా ఉంటాను ఎందుకంటే వస్తువుల మధ్య సంబంధాల పరంగా దీనిని లోతుగా వివరించాము కాబట్టి ఇది ప్రధానంగా మొత్తం భాగం సంబంధం కాబట్టి పువ్వులో రేక ఉందని మేము చెప్తాము అంటే పువ్వులో చాలా రేకులు ఉన్నాయి మరియు పువ్వు మొత్తం అని మరియు ఖచ్చితంగా రేక ఒక భాగం అని మేము చెప్తాము రేఖాచిత్ర వర్ణనలోని వర్ణన పరంగా మేము దీనిని ఇలా చూపిస్తాము మరియు ఈ సందర్భంలో పార్ట్ మొత్తం సంబంధం ఈ సందర్భంలో భౌతిక నియంత్రణ ఉంది రేక భౌతికంగా పువ్వులో ఉంటుంది కాబట్టి తరచుగా దీనిని వాస్తవానికి కూర్పుగా సూచిస్తారు మరియు కొంతమంది రచయితలు దీనిని బలమైన అగ్రిగేషన్ అని కూడా పిలుస్తారు అదనంగా లైబ్రరీ దాని వినియోగదారులను కలిగి ఉన్న సభ్యుల సంబంధం అని పిలవబడే వేరే రకమైన అగ్రిగేషన్ ఉందని మేము చూశాము ఇప్పుడు సహజంగానే లైబ్రరీకి చాలా మంది వినియోగదారులు ఉంటారు మరియు ఆ వినియోగదారులు లేకుండా లైబ్రరీకి ప్రయోజనం లేదు అదే సమయంలో లైబ్రరీ వినియోగదారులను నమోదు చేస్తుంది కాని లైబ్రరీ వాటిని కలిగి ఉండదు వినియోగదారులు లైబ్రరీలో భౌతికంగా ఉండరు వస్తువుల సందర్భంలో కూడా సహజంగానే దీని గురించి మాట్లాడాము క్లాస్ ల పరంగా కూడా ఇది మనస్సులో ఉంచుకోవలసి ఉంటుంది మరియు ఈ విధంగా మేము రేఖాచిత్రంగా వర్ణిస్తాము మరియు ఈ నియంత్రణ సంభావితమైనది కనుక భౌతిక నియంత్రణ లేదు మేము దీనిని బలహీన అగ్రిగేషన్ అని పిలుస్తాము బలహీనమైన అగ్రిగేషన్ మరియు బలమైన అగ్రిగేషన్ యొక్క రేఖాచిత్ర వర్ణన పరంగా బలహీనమైన అగ్రిగేషన్ విషయంలో ఈ చివరలో మేము ఉపయోగించే వజ్రం ఖాళీగా ఉంటే మీరు ఉపయోగించే వజ్రం బలంగా ఉంటుంది నిండినది కాబట్టి మీరు విభిన్న అగ్రిగేషన్లను చాలా సులభంగా వర్ణించగలుగుతారు చివరగా అసోసియేషన్ వారసత్వం మరియు అగ్రిగేషన్కు మించి క్లాస్ లు కలిగి ఉన్న మూడు ప్రధాన సంబంధాలు ఒకక్లాస్ యొక్క కొన్ని మూలకం ప్రభావితమైందని లేదా మరొకక్లాస్ తో ఏదో ఒక విధంగా ఆధారపడి ఉంటుందని మీరు కనుగొన్నప్పుడు ఎక్కడైనా అన్ని రకాల డిపెండెన్సీలు ఉండవచ్చు అప్పుడు మీరు డిపెండెన్సీ ఉందని గుర్తించాలి కాబట్టి మేము లేడీబగ్ మరియు ఫ్లవర్ గురించి మాట్లాడేటప్పుడు డిపెండెన్సీ సంబంధం ఉంటుంది లేడీబగ్స్ను రక్షించడం పువ్వును రక్షించడం వంటి వాటిలో అర్థపరంగా ఏదో ఒకటి ఉంది అయితే ఇవి ఈ డిపెండెన్సీలపై చాలా వైవిధ్యాలు ఉండవచ్చు మరియు మేము ముఖ్యంగా UML రేఖాచిత్రాలు మరియు వివిధ పరిస్థితుల మోడలింగ్లోకి మరింత ముందుకు వెళ్ళేటప్పుడు చూస్తాము ఒక సాధారణ డిపెండెన్సీ రిలేషన్ పరంగా పెద్ద సంఖ్యలో మంచి సంబంధాలు క్లబ్బు చేయబడతాయి కాని మేము ఆ లోతుకు వెళ్ళే వరకు మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి మీరు చెప్పే చోట ఏదో ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటుందని మీరు చెప్పే చోట మీరు దానిని ఉంచండి డిపెండెన్సీ మరియు డైట్ లో ఉంచండి కాబట్టి ఈ మాడ్యూల్లో మేము క్లాస్ ల మధ్య వివిధ సంబంధాలను చర్చించాము ప్రత్యేకంగా మేము అసోసియేషన్ గురించి మాట్లాడాము క్లాస్ ల మధ్య సోపానక్రమం ముఖ్యంగా క్రమానుగత మరియు బహుళ వారసత్వం మరియు బహుళ వారసత్వంలో చాలా ముఖ్యమైన సంబంధం అయిన వారసత్వం గురించి మాట్లాడాము పేరు ఘర్షణల పరంగా మరియు పునరావృతమయ్యే వారసత్వ పరంగా సాధారణంగా సంభవించే సమస్యలను హైలైట్ చేశాము అప్పుడు మేము అగ్రిగేషన్ కూర్పు మరియు క్లాస్ ల మధ్య బలహీనమైన అగ్రిగేషన్ సంబంధాల గురించి చర్చించాము కాబట్టి ఈ సంబంధాలలో చాలావరకు నేను మళ్ళీ పునరావృతం చేస్తాను పునరుద్ఘాటించడం సంబంధాల మాదిరిగానే ఉంటుంది వస్తువుల మధ్య మాత్రమే తేడా ఉంది మనం వస్తువుల గురించి మాట్లాడేటప్పుడు ఉన్న కాంక్రీట్ ఎంటిటీల గురించి మాట్లాడుతున్నాము మరియు మీరు క్లాస్ ల గురించి మాట్లాడుతున్నప్పుడు మేము ప్రాథమికంగా రన్టైమ్లో ఏ వస్తువులు సృష్టించబడతాయి అనే దాని ఆధారంగా నైరూప్య ప్రణాళికల గురించి మాట్లాడటం వలన వస్తువులు జీవితకాలం చాలా డైనమిక్గా ఉంటాయి క్లాస్ లకు కూడా జీవితకాలం ఉంటుంది కానీ అవి మరింత స్థిరంగా ఉంటాయి అవి డిజైన్ యొక్క ఒక వెర్షన్ నుండి డిజైన్ యొక్క తదుపరి వెర్షన్ వరకు ఉంటాయి మరియు ఒకక్లాస్ జీవితకాలంలో అనేక వస్తువులు సృష్టించబడతాయి నిర్వహించబడతాయి మరియు నాశనం చేయబడతాయి